ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ మద్రాసు ఐఐటిలో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రొఫెసర్ గా ఉన్న ప్రొఫెసర్ బాబు విశ్వనాథ్ కు స్వాగతం అతను ఇంతకు ముందు చేసిన వివిధ విషయాల యొక్క గొప్ప నేపథ్యం ఉంది అతను యునైటెడ్ స్టేట్స్లో ని ఓహైయో స్టేట్ యూనివర్శిటీ నుండి పిహెచ్డి పొందారు అతను ఫోర్డ్తో కలిసి పనిచేశాడు కాబట్టి అతను ప్రపంచంలోని ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థలలో ఒకదానితో చాలా మంచి పరిశ్రమ అనుభవం కలిగి ఉన్నాడు ఇక్కడ మద్రాసు ఐఐటిలో అతను కూడా మా ప్లేస్మెంట్ సలహాదారుడు కాబట్టి మళ్ళీ పరిశ్రమల పరస్పర చర్య అతను అధిక పనితీరు గల కంప్యూటింగ్ మరియు అకాస్టిక్స్ మరియు ప్రొపల్షన్ రంగాలలో చాలా చురుకైన పరిశోధనలు చేస్తాడు ప్రొఫెసర్ బాబు విశ్వనాథ్ ప్రొపల్షన్ ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ కాబట్టి ఇవన్నీ ఆయన పనిచేసే ప్రాంతాలు అందువల్ల అతను పరిశ్రమ మరియు పరిశోధన రెండింటిలోనూ చాలా మంచి అనుభవాన్ని కలిగి ఉన్నాడు అందువల్ల అతను ఈ రోజు మాతో చేరగలడని మరియు మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో పరిశోధనలు మరియు పరిశోధకులు ఇక్కడ ఉండడం ద్వారా పరిశోధకులు ఎదుర్కొనే వివిధ అంశాల గురించి చర్చించడం చాలా సంతోషంగా ఉంది పరిశోధన క్యారియర్ కాబట్టి ప్రొఫెసర్ విశ్వనాథ్ మెకానికల్ ఇంజనీరింగ్ అనేది చాలా కాలంగా ఉన్న ఒక క్షేత్రం అని మీకు తెలుసు మరియు వాస్తవానికి ఇంజనీరింగ్ కాలేజీల గురించి మాట్లాడినప్పుడల్లా నాకు గుర్తుకు వచ్చే మొదటి విషయం మెకానికల్ ఇంజనీరింగ్ ఇది అక్కడ ఉన్న ప్రధాన ప్రాంతాలలో ఒకటి కాబట్టి మీరు ఏమనుకుంటున్నారు ప్రొఫెసర్ బాబు విశ్వనాథ్ మెకానికల్ సివిల్ ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రొఫెసర్ బాబు విశ్వనాథ్ మరియు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో 3 పురాతన శాఖలు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ 3 శాఖలు కాబట్టి మెకానికల్ ఇంజనీరింగ్లో పరిశోధన యొక్క సాంప్రదాయ రంగాలుగా ప్రజలు ఏమనుకుంటున్నారని మీరు అనుకుంటున్నారు ప్రొఫెసర్ బాబు విశ్వనాథ్ అవును సాంప్రదాయకంగా మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం అధ్యాపకులను 3 నిలువు వరుసలుగా విభజించవచ్చు ఒకటి టెర్మినల్ ఇంజనీరింగ్ అని పిలువబడుతుంది మరియు మరొకటి డిజైన్ ఆఫ్ కాంపోనెంట్స్ మరియు ఇతర వస్తువులు మరియు మూడవది తయారీ కాబట్టి మీరు మెకానికల్ ఇంజనీరింగ్ ను పరిశోధన పరంగా విభజించగల 3 నిలువు వరుసలు ఇవి మొదటిది డిజైన్ యొక్క థర్మోడైనమిక్ అంశాలు మరియు ఆ శక్తి మార్పిడి శక్తి పరిరక్షణ మరియు మొదలైన వాటితో వ్యవహరిస్తుంది రెండవ నిలువు డిజైన్ పరికరాలు మరియు పరికరాల యొక్క భౌతిక అంశాలపై పనిచేస్తుంది కాబట్టి మీరు కాగితం పై రూపకల్పన చేసిన తర్వాత మీరు అంతర్గత దహన యంత్రం లేదా జెట్ ఇంజిన్ గురించి లేదా రిఫ్రిజిరేటర్ కోసం కంప్రెసర్ గురించి మాట్లాడుతున్నాము ఒకసారి థర్మోడైనమిక్ అంశాలను పరిశీలించి అవసరాలు పరిమాణంలో ఉంటే అప్పుడు వస్తుంది వాస్తవానికి ఆ లక్ష్యాలను సాధించే పరికరాల రూపకల్పన పని మీరు ఒకవేళ మీరు ఒక పీడనం నిర్దిష్ట ఉష్ణోగ్రత మరియు మొదలైనవి సాధించాలనుకుంటే ఈ రకమైన అవసరాలను అందించగల పరికరాలను రూపొందించడానికి ఉపయోగించే పదార్థాలను మేము ఎంచుకోవాలి కాబట్టి అది మెకానికల్ ఇంజనీరింగ్ యొక్క డిజైన్ అంశం ఉత్పాదక అంశం తార్కికంగా చివరిది ఎందుకంటే డిజైన్ను థర్మోడైనమిక్ కారకంతో పాటు పదార్థాల కారకాన్ని స్తంభింపజేసింది ఇప్పుడు మనకు గుర్తించాల్సిన అవసరం ఉంది వాస్తవానికి ఈ భాగాన్ని ఎలా తయారు చేయాలి ఇప్పటివరకు ఈ డిజైన్లన్నీ కాగితంపై ఉన్నాయి మీకు తెలుసా పిస్టన్ రాడ్లు లేదా పిస్టన్ను తయారు చేయడానికి అలాంటివి మరియు అలాంటి పదార్థాలను ఎలా ఎంచుకుంటారు కానీ మీరు వాటిని నిజంగా ఎలా తయారు చేస్తారు కాబట్టి దీనికి ప్రత్యేక సాధనాలు ప్రత్యేక మ్యాచ్లు ప్రత్యేక యంత్రాలు ప్రత్యేక మ్యాచింగ్ ప్రాసెసర్లు అవసరం కావచ్చు కాబట్టి ఇది మెకానికల్ ఇంజనీరింగ్లో మూడవ నిలువు కాబట్టి మీరు మొత్తం 3 ని చూస్తే అది ఎండ్ టు ఎండ్ డిజైన్ కాబట్టి మీరు కాన్సెప్టిలైజేషన్ సైద్ధాంతిక విశ్లేషణ శక్తి విశ్లేషణ మరియు మొదలైన వాటి నుండి ప్రారంభించండి తరువాత పదార్థాలు మరియు భాగాల వాస్తవ తయారీ వివరాలు ఉంటాయి ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే అయితే మీరు చెప్పినట్లుగా సాంప్రదాయక ప్రాంతాలుగా వెంటనే రావచ్చు ప్రొఫెసర్ బాబు విశ్వనాథ్ సరైనది ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ కాబట్టి వీటితో అనుబంధంగా లేదా స్వతంత్రంగా ఉండవచ్చు ఆధునిక పరిశోధనా రంగాలుగా పరిగణించబడే కొన్ని ప్రాంతాలు ఉన్నాయా గత 10 సంవత్సరాలుగా మెకానికల్ ఇంజనీరింగ్తో సంబంధం ఉన్నవి అని చెప్పగలిగేవి ఏవి ప్రొఫెసర్ బాబు విశ్వనాథ్ మెకానికల్ ఇంజనీరింగ్ లో సంవత్సరాలుగా ఏమి జరిగిందంటే 2 విషయాలు జరిగాయి ఒకటి నేను ఇంతకు ముందు చెప్పిన 3 నిలువు వరుసలలో కూడా ఒకటి విషయాలు చాలా ప్రత్యేకమైనవిగా మారాయి కాబట్టి ఉదాహరణకు మీరు ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ వంటి అనువర్తనలను చూస్తే డీజిల్ ఇంజన్లు ఈ రోజు మీకు తెలిసిన ఉద్గారాలు మరియు కాలుష్యాన్ని తగ్గించడం మరియు ఈ లక్ష్యాన్ని అనేక వేర్వేరు నిధులలో అనుసరిస్తున్నారు ఒకటి హైడ్రోకార్బన్ ఇంధనాల కంటే మెరుగైన ప్రత్యామ్నాయ ఇంధనాలను చూడటం ప్రజలు ప్రత్యామ్నాయ ఇంధనాల దహనానికి సంబంధించిన ప్రాథమిక అంశాలను చూస్తున్నారు ఉద్గారాలను తగ్గించే ఉద్దేశ్యంతో ఇటువంటి ఇంధనాల దహన రసాయన గతి అంశాలను పరిశీలిస్తున్న పరిశోధకులు కూడా ఉన్నారు ఇవి కొత్త ప్రాంతాలు ఇప్పుడు ఇంకా ఎక్కువ మంది పరిశోధకులు ఉన్నారు వీరు ఇప్పుడు లేజర్లు మరియు హైస్పీడ్ కెమెరాలు మరియు ఇతర పరికరాలతో సామర్ధ్యం కలిగి ఉన్నారు మరియు ఇంజిన్లో ఏమి జరుగుతుందో నిజ సమయంలో చిత్రాలను తీసే సామర్ధ్యం మనకు ఉంది ఆపై వాటిని విశ్లేషించండి స్ప్రే లేదా ఇతర అంశాల కంబసన్ అంశాల గురించి ఉద్గారాలను తగ్గించడానికి ఆప్టిమైజ్ చేయవచ్చో లేదో చూడటానికి కాబట్టి వాస్తవ ఇంజిన్ల యొక్క నిజ సమయ చిత్రాలను తీయగల సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు మన వద్ద ఉంది కాబట్టి ఇవి ప్రతి నిలువు లోపల చాలా పురోగతులు ఉన్నాయి మరియు ఇతర మార్పులు ఏమిటంటే చాలా విషయాలు ఇంటర్ డిసిప్లినరీగా మారాయి మళ్ళీ మీరు అంతర్గత దహన ఇంజిన్ ఉదాహరణకి తిరిగి వెళితే మీరు ఈ రోజు ఆటోమొబైల్ను చూస్తే ప్రతిదీ ఎలక్ట్రానిక్ నియంత్రణలో ఉంటుంది చాలా విషయాలు ఎలక్ట్రానిక్ నియంత్రణలో ఉంటాయి అంటే మీరు పొందుపరిచిన వ్యవస్థలతో పని చేస్తున్నారు కాబట్టి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో నేపథ్యాలున్న వ్యక్తులు మెకానికల్ ఇంజనీరింగ్లోకి వస్తున్నారు మరియు మెకానికల్ ఇంజనీరింగ్లో నేపథ్యాలున్న వ్యక్తులు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లోకి వస్తున్నారు కాబట్టి ఈ 2 విషయాలు జరుగుతున్నాయి ఇది మరింత ఇంటర్ డిసిప్లినరీగా మారుతోంది మరియు సాంప్రదాయిక పరిశోధన రంగాలలో కూడా పరిణామాలు ఉన్నాయి మెకాట్రోనిక్స్ వంటివి నానోటెక్నాలజీ వంటివి ఇప్పుడు థర్మల్ ఇంజనీరింగ్ మరియు తయారీలో కూడా ఉపయోగించబడుతున్నాయి కావలసిన ముగింపులను పొందడానికి కావలసిన మ్యాచింగ్ నాణ్యత మరియు అలాంటివి పొందడానికి ఉపయోగించబడుతున్నాయి కాబట్టి ఇవి మెకానికల్ ఇంజనీరింగ్లోకి వచ్చిన కొత్త విషయాలు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంది కాబట్టి విద్యార్థులు పిహెచ్డి లేదా ఎంఎస్ ప్రోగ్రాం కోసం మెకానికల్ ఇంజనీరింగ్ విభాగానికి వచ్చినప్పుడు వారు మీ అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కోసం వివిధ ప్రదేశాల నుండి వచ్చిన నేపథ్యం మీకు తెలుస్తుంది చిన్న పట్టణాలు కావచ్చు పెద్ద నగరాలు అంటే బాగా అమర్చిన కళాశాలలు కొన్ని కొత్త కళాశాలలు కావచ్చు మీ పిహెచ్డి ప్రోగ్రాం ద్వారా మీ విభాగానికి సంబంధించి ఇక్కడ ప్రత్యేకంగా ప్రారంభ సంవత్సరాల్లో వారు ఎదుర్కొనే సమస్యలు ఏమిటో మీరు చూస్తున్నారు వారు మొదట్లో కనుగొన్న నిర్దిష్ట విషయాలు ఏమైనా ఉన్నాయా ప్రొఫెసర్ బాబు విశ్వనాథ్ ఇతర కళాశాలల విద్యార్థులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు ఉన్నాయి సాధారణంగా సంవత్సరాలుగా వారు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యను నేను చూశాను బహుశా మనం అనుసరించే విద్యా ప్రక్రియలను తిరోగమించడం విభిన్న సంస్థల మాదిరిగా కాకుండా అనేక కారణాల వల్ల మనం అనుసరించే దృడమైన క్రమంలో విషయాలు క్రమం లో జరగవు మనకు పరీక్ష మూల్యాంకనాలు పరీక్షా పత్రాలు తరగతిలో చర్చించబడతాయి మరియు కొన్ని మార్కింగ్ పథకాలు విద్యార్థులకు ఇవ్వబడతాయి కాబట్టి ఈ ప్రక్రియ మీకు తెలిసిన ఒక నియంత్రణ పద్ధతిలో నడుస్తుంది మొదటిసారి ఐఐటి తరగతి గదిలోకి వచ్చే విద్యార్థులు హఠాత్తుగా వారు సెమిస్టర్ పరీక్షలు ఎదుర్కుంటారు మరియు సెమిస్టర్ ముగిసినప్పుడు వారు ఆశ్చర్యపోతారు కాబట్టి ఐఐటి యొక్క విద్యా ప్రక్రియకు సర్దుబాటు కావడానికి మీరు కొంత సమయం పడుతుంది ఇక్కడ విషయాలు చాలా చక్కగా నిర్వహించబడతాయి మరియు నిర్మాణాలు ఉంటాయి మరియు మాకు చాలా బలమైన విద్యా ప్రక్రియలు ఉన్నాయి ఇప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్ వంటి విభాగంలో ఇది ప్రత్యేకంగా వర్తిస్తుంది ఎందుకంటే ఇది బహుశా కళాశాల ఆవరణంలో అతిపెద్ద విభాగం కాబట్టి మాకు ఏ సమయంలోనైనా ఈ విభాగంలో బహుశా 1800 మంది విద్యార్థులు ఉంటారు మా విభాగంలో మాత్రమే కాబట్టి ఇది దాదాపు చిన్న కళాశాల లాంటిది ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ చిన్న కళాశాల ప్రొఫెసర్ బాబు విశ్వనాథ్ ఇది కళాశాల కాదు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ కళాశాల కాదు ప్రొఫెసర్ బాబు విశ్వనాథ్ కాబట్టి ఇది వాస్తవానికి వచ్చే విద్యార్థులకు కూడా మధ్యవర్తిత్వం కలిగిస్తుంది ఎందుకంటే ఈ విభాగం చాలా పెద్దది మరియు ఐఐటి మద్రాసులో ముఖ్యంగా అధ్యాపకులు మరియు ప్రయోగశాలల అధికారులు క్యాంపస్ అంతటా చెల్లాచెదురుగా ఉన్నారు కాబట్టి డిపార్ట్మెంట్ ఆఫీస్ ఒక చోట ఇతర విషయాలు ఇతర ప్రదేశాలలో ఉన్నాయి కాబట్టి విద్యార్థులకు ఈ విభాగం యొక్క భౌగోళిక వైవిధ్యానికి అలవాటుపడడానికి కొంత సమయం పడుతుంది మరియు నేను చెప్పినట్లు మరొక విషయం విద్యా ప్రక్రియ ఒక పెద్ద విభాగం కావడం వలన మనకు వాస్తవానికి మనకు చాలా బలమైన విద్యా ప్రక్రియలు ఉన్నాయి ఎందుకంటే ఇంత పెద్ద సంఖ్యలో వ్యవహరించే ఏకైక మార్గం అదే నొక్కిచెప్పిన ప్రక్రియలు చాలా గందరగోళం ఫిర్యాదులు మరియు అన్యాయానికి దారితీస్తాయి కాబట్టి మనకు చాలా చాలా నిర్మాణాత్మక సిలబస్ ఉంది చాలా నిర్మాణాత్మక గడువులు ప్రతి ఉపన్యాసాల సంఖ్య మొదలైనవి ఉన్నాయి మరియు మేము కూడా ఒక విభాగంగా మా పాఠ్యాంశాల యొక్క క్రమానుగతంగా సమీక్షలు మరియు మా సిలబస్ల ద్వారా క్రొత్త విషయాలను పరిగణనలోకి తీసుకుంటాము మరియు అనుభవాల ఆధారంగా విద్యార్థులకు ఉన్న ఇబ్బందులు అటువంటి విద్యార్థికి పరివర్తనను సులభతరం చేయడానికి కొన్ని బ్రిడ్జ్ కోర్సులు అవసరమా అని చూస్తాము కాబట్టి మేము దీన్ని కూడా చేస్తాము ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ కానీ చెప్పాలంటే పరిశోధన కోసం సన్నాహాలు చెప్పండి మీకు తెలిసిన విద్యార్థులు తప్పనిసరిగా ఐఐటికి కూడా రాకపోవచ్చు కానీ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో అకాడెమిక్ నేపధ్యంలో పరిశోధనలను ఎదుర్కోవటానికి లేదా పరిశోధనలలో అభివృద్ధి చెందడానికి ఇది వారి సాధారణ తయారీ లోపలికి వచ్చినప్పుడు వారు తక్కువ కొన్ని విషయాలు తెలుసు అ నిసన్నద్ధత అనుభూతి చెందుతారు ఇటువంటివి ఏమైనా ఉన్నాయా మరియు వారు మీకు నిర్దిష్ట కోర్సు పనిని తెలుసుకోవడమే కాకుండా క్రొత్తదాన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది ప్రొఫెసర్ బాబు విశ్వనాథ్ అవును నా ఉద్దేశ్యం ఏమిటంటే ఇక్కడికి వచ్చిన చాలా మంది విద్యార్థులు వారు పని చేయాలనుకుంటున్న ప్రాంతాల గురించి చాలా స్పష్టంగా తెలియదు అది వారికి ఒక పెద్ద సమస్య కాబట్టి వారు ఇక్కడకు వచ్చి ఆపై వారు ఎంచుకున్న ప్రాంతం యొక్క తిరోగమన అంశాలకు గురవుతారు మరియు అది వారికి కొంచెం కలవరపడకపోవచ్చు ఎందుకంటే ఇది వేరే విషయం అని వారు భావించారు మరియు ఇది వాస్తవానికి వేరే విషయం కాబట్టి ఇది ఒక విషయం మరియు ఆ సందర్భంలో మనం విద్యార్థులతో కలిసి పనిచేయడానికి ప్రయత్నిస్తాము ఏదో ఒక పరిశోధనా అంశాన్ని మరింత ఇంటర్ డిసిప్లినరీగా చేయగలదా మరింత ఇంటర్ డిసిప్లినరీగా చేయవచ్చా లేదా వారు కొన్ని ఇతర అంశాలలో కూడా కోర్సులు తీసుకోవచ్చా మరియు ఏయే ప్రాంతాలు ఇవి వారి ఇష్టానికి మరింత అనుకూలంగా ఉంటాయి కాబట్టి అవన్నీ గైడ్ మరియు విద్యార్థి మధ్య పరిస్థితుల ఆధారంగా జరుగుతాయి మరియు ఇంటర్ డిసిప్లినరీ పరిశోధనలను కూడా కొనసాగించడం చాలా సాధ్యమే కాబట్టి మేము దానిని పరిగణనలోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తాము అర్థమయ్యేలా అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు వారిలో చాలా మంది పరిశోధన కోసం ఇక్కడకు వస్తారు ఒక రకమైన ఇష్టాలు మరియు అయిష్టాలు ఉన్నాయి అయితే ఇది వారు కొనసాగించాలనుకుంటున్నారా అని వారికి ఖచ్చితంగా తెలియదు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ పరిశోధన చేయడానికి ప్రొఫెసర్ బాబు విశ్వనాథ్ పరిశోధన చేయడానికి కాబట్టి వారు నిజంగా ఈ అంశంపై పరిశోధన చేయడానికి విద్యాపరంగా సిద్ధంగా ఉన్నారా అని వారు కనుగొంటారు వారు కనుగొన్న విషయం వారు ఇక్కడకు వచ్చిన తర్వాతే కానీ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల మాదిరిగా ఇది అర్థమవుతుంది ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రొఫెసర్ బాబు విశ్వనాథ్ వారు ప్రతిదీ తెలుసుకుంటారని మీరు నిజంగా ఉహించలేరు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ ఖచ్చితంగా సరైనది ప్రొఫెసర్ బాబు విశ్వనాథ్ కాబట్టి విద్యార్థులతో ఏమి చేయాలో మేము సిద్ధంగా ఉన్నాము కాబట్టి విద్యార్థి అంగీకరించే మనస్తత్వాన్ని కలిగి ఉండాలి మరియు కొన్ని మార్పులు మరియు సర్దుబాట్లు చేయడానికి సిద్ధంగా ఉంటాడు మరియు మొదలైనవి చాలా పెద్దదిగా పంపించడానికి ప్రయత్నించడానికి విభాగం మీకు ఎల్లప్పుడూ తెలుసు ఈ విభాగం ఎల్లప్పుడూ వ్యక్తిగత విద్యార్థుల అవసరాలు మరియు అవసరాలకు అనుగుణంగా ఉంటుంది మరియు వారు ఇక్కడ ఉన్నప్పుడు వారికి మంచి అనుభవం ఉందని మీకు తెలుసు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ఇక్కడ విద్యార్థులకు మంచి అనుభవం ఉండటానికి మేము ప్రక్రియలు మరియు విధానాలు మరియు వ్యవస్థల గురించి మాట్లాడుతున్నాము నాకు కొంచెం ప్రాపంచిక ప్రశ్న ఉంది కాబట్టి కొంతమంది విద్యార్థులు పీహెచ్డీ కోసం మీ బృందంలో చేరారు విద్యార్థి వారి సలహాదారులను ఎంత తరచుగా కలవాలి అన్న విషయము పై మీ అభిప్రాయం ఏమిటి వారి సలహాదారుడితో సమయం గడపాలా పరస్పర చర్య ఈ రకమైన అమరికలో ఎల్లప్పుడూ అంతర్లీనంగా ఉంటుంది మీ అభిప్రాయంలో ఎంత తరచుగా కాలవాలి ఇది ఎంత తీవ్రంగా ఉండాలి మరియు అలా ఉండాలి ప్రొఫెసర్ బాబు విశ్వనాథ్ ఇది వాస్తవానికి గైడ్ మీద చాలా ఆధారపడి ఉంటుంది మరియు గైడ్ యొక్క ఇష్టాలు మరియు అయిష్టాలు మీకు తెలుసు కానీ సాధారణ నియమం ప్రకారం నేను చెప్పటానికి ప్రయత్నించేది వాస్తవానికి మా పరిశోధన సమూహంలో నా పీహెచ్డీ సలహాదారుడు ఏమి చేసాడో మీకు తెలుసా నేను చేయడానికి ప్రయత్నిస్తున్నది ఏమిటంటే నేను సాధారణంగా రోజూ నా పరిశోధనా పండితులతో కలవాలనుకుంటున్నాను ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ బాబు విశ్వనాథ్ ఇది కాదు ప్రతిరోజూ వారు పురోగతి సాధిస్తారని నేను ఆశించను పరిశోధన అనేది ఎవరో చెప్పినట్లుగా పరిశోధన అనేది మీకు ఎక్కువ కాలం నిరాశ కలిగించేది మరియు సంక్షిప్త కాలపు ఉల్లాసం కలిగిస్తుంది ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ బాబు విశ్వనాథ్ కాబట్టి గైడ్ యొక్క పాత్ర ఏమిటంటే ఆ చిరాకు కోసం విద్యార్థిని మానసికంగా సిద్ధం చేయడం మరియు కొంతమందికి ఇది ఒక మనస్తత్వం అని నేర్పించడం మీరు నిరాశ చెందకూడదని తెలియచేయడం వంటిది అంతకన్నా ముఖ్యమైనది ఏమిటంటే మీరు ప్రతిరోజూ చేసే ప్రయత్నం పురోగతి ఉన్నా లేకపోయినా సరే కాబట్టి పరిశోధన అంటే ఇదే కాబట్టి నేను విద్యార్థులతో ప్రతిరోజూ కలుస్తాను మరియు చాలా రోజులు విద్యార్థులు నాకు చెబుతారు సర్ ఇది పని చేయలేదని మీకు తెలుసని నేను ప్రయత్నించాను మరియు మాకు అలాంటి చర్చలు ఉన్నాయి కాబట్టి నేను వారికి అవును అని చెప్తున్నాను దాని గురించి చింతించకండి మీరు దీన్ని ఎందుకు ప్రయత్నించలేదు లేదా ప్రయత్నిస్తూనే ఉండండి అని చెప్తాను కాబట్టి నా మనస్సులో ఇది విద్యార్థులకు గైడ్ అన్నది వాస్తవానికి సానుభూతితో కూడుకున్నదని మరియు పురోగతి గురించి అర్థం చేసుకుంటాడు మీకు తెలుసు పురోగతి లేకపోవడం ప్రయత్నం లేకపోవడం వల్ల కాదు కానీ సమస్య కష్టంగా వలన మరియు దాన్ని గుర్తించడానికి మీకు కొంత సమయం పడుతుంది లేకపోతే అది పరిశోధన కాదు పరిశోధకుడు పరిశోధన చేయడం మరియు ప్రాజెక్ట్ పని చేయడం మధ్య వ్యత్యాసం ప్రాజెక్ట్ పనిలో మీకు సమస్య ఉంది సమస్యను ఎలా పరిష్కరించాలి అక్కడ వివరాలు మాత్రమే నింపాలి మీరు చేస్తే మీరు సమాధానం పొందుతారు అయితే పరిశోధనతో సమస్య చాలాసార్లు సరిగ్గా నిర్వచించడిఉండదు మరియు సమస్యను ఎలా పరిష్కరించాలో మీకు తెలియదు మీకు కొన్ని ఎంపికలు ఉన్నాయి మీరు ప్రయత్నించవచ్చు మరియు బహుశా వాటిలో ఒకటి పని చేస్తుంది కానీ అది పని చేసే వరకు మీరు నిరాశకు లోనవుతారు కాబట్టి చాలా మంది నిరాశ అని చెప్తారు నాకు ఆ పదం నచ్చలేదు నిరాశ అనే పదాన్ని ఉపయోగించటానికి నేను ఇష్టపడను మీరు ఏదో ప్రయత్నించండి అది పని చేయదు మీరు నిరాశకు గురవుతారు మీరు వేరేదాన్ని ప్రయత్నించాలనుకుంటున్నారు కాబట్టి పరిశోధనను చూడటానికి ఇది మంచి మార్గం మీరు ఈ రకమైన పరీక్షలు మరియు వైఫల్యాలను మీరు ఎలా నిర్వహించగలరు ఎంతకాలం నిర్వహించగలరు ఈ విధమైన మనస్తత్వాన్ని అభివృద్ధి చేసుకోవాలి కాబట్టి మీకు తెలిసిన ఆ కారణంతోనే నేను రోజూ విద్యార్థులతో కలుస్తాను ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ బాబు విశ్వనాథ్ మాకు పరస్పర చర్య ఉంది విద్యార్థులు సంతోషంగా ఉన్నారు మీకు తెలుసా వారికి మాట్లాడటానికి ఎవరైనా ఉన్నారు మరియు వారు నా దగ్గరకు రావచ్చు వారు దానిని అనుభవించకూడదు వారు విజయాలను నివేదించడానికి మాత్రమే రావచ్చు వారు నా దగ్గరకు రావడానికి సుఖంగా ఉండాలి ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ మరియు రిపోర్టింగ్ ప్రొఫెసర్ బాబు విశ్వనాథ్ పురోగతి లేకపోవడాన్ని నివేదిస్తున్నారు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ పురోగతి లేకపోవడం ప్రొఫెసర్ బాబు విశ్వనాథ్ వారు దీనిని వైఫల్యం అని పిలవరు కానీ పురోగతి లేకపోవడం అని నేను చెబుతాను ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ బాబు విశ్వనాథ్ వారు ఉండాలి వారు వచ్చి సుఖంగా ఉండాలి లేదా అది పని చేయలేదు ఇప్పుడు కొంతమంది విద్యార్థులు చాలా నిగూడంగా ఉన్నారు వారు చెబుతారు లేదా అది పని చేయలేదు లేకపోతే కొంచెం ఎక్కువగా వివరించవచ్చు కాని విద్యార్థులకు ఏది సుఖంగా ఉంటుందో నేను మా రోజువారీ ప్రాతిపదికన చేయాలనుకుంటున్నాను ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ చాలా బాగుంది చాలా బాగుంది కాబట్టి మేము MS మరియు PhD రకమైన డిగ్రీల గురించి మాట్లాడేటప్పుడు చూడండి ఇవి మీకు స్పెషలైజేషన్లు అని మీకు తెలుసు అని ప్రజలు అనుకుంటారు మరియు వాస్తవానికి ఇది ఒక ప్రత్యేకమైన డిగ్రీ అని సాధారణ అవగాహన మరియు ఇది ఆ జనరల్తో సంబంధం ఉన్న ఒక నిర్దిష్ట సమస్యలో ప్రత్యేకమైనది ఇంజనీరింగ్ లేదా సైన్స్ ప్రాంతం మరియు అప్పుడు మీరు డిగ్రీతో బయటకు వస్తారు కాబట్టి మీరు చూసిన మీ దృష్టిలో ఎలాంటి స్థానాలు ఉన్నాయి మెకానికల్ ఇంజనీరింగ్లో ఎంఎస్ లేదా పీహెచ్డీ చేసిన ఈ వ్యక్తులు ఎలాంటి పదవులు పొందగలరు వారు గ్రాడ్యుయేట్ అయిన తర్వాత వారు ఎలాంటి స్థానాలను పొందుతారు ప్రొఫెసర్ బాబు విశ్వనాథ్ చూడండి మొదట మీరు ఏ విధమైన నైపుణ్యాలను సంపాదించారని చూస్తే యునైటెడ్ స్టేట్లో నేను మొదటి సంవత్సరం గ్రాడ్యుయేట్ విద్యార్థిగా ఉన్నప్పుడు ఒక పరిశోధన సమావేశానికి హాజరైనట్లు నాకు ఇప్పటికీ గుర్తుంది అక్కడకి GM నుండి వచ్చిన ఎగ్జిక్యూటివ్ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థిని లేదా మాస్టర్ విద్యార్థిని లేదా పిహెచ్డి విద్యార్థిని ఎలా నియమిండంలో తీసుకునే నిర్ణయం గురించి వివరించారు మరియు అతను చాలా బాగా వివరించారు అతను చెప్పాడు మేము B Tech విద్యార్థిని నియమించినప్పుడు విద్యార్థి దీన్ని చేయమని మేము చెబుతాము మేము మాస్టర్ విద్యార్థిని నియమించినప్పుడు మేము విద్యార్థికి మీరు దీన్ని చేయాలనుకుంటున్నారా అని అడుగుతాము మేము పీహెచ్డీ విద్యార్థిని నియమించినప్పుడు వారిని మనం ఏమి చేయాలి అని అడుగుతాము ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ మనం ఏమి చేయాలి సరే చాలా బాగుంది ప్రొఫెసర్ బాబు విశ్వనాథ్ కాబట్టి ఇవి ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ వీటిని వేరు చేయడానికి మార్గం ప్రొఫెసర్ బాబు విశ్వనాథ్ ఈ నైపుణ్యాలను విద్యార్థి పొందాలి ఈ ప్రశ్నలకు వారు సమాధానం ఇవ్వగలగాలి కాబట్టి మీకు 2 క్యారియర్ ఎంపికలు ఉన్నవి పీహెచ్డీ లేదా ఎంఎస్ ఇవి రెండూ పరిశోధనల ఆధారంగా ఉండే రెండు డిగ్రీలు ఒకటి భారతీయ పరిశ్రమలో లేదా మరే ఇతర ప్రదేశంలోనైనా పరిశోధనా మరియు అభివృద్ధి ఆర్ డి కి వెళ్లడం ఖచ్చితంగా వారికి చాలా మంచి ఎంపిక మరియు ఎంఎస్ మరియు పిహెచ్డి రెండూ ఉన్న విద్యార్థులకు ఈ రోజుల్లో భారతదేశంలో ఉపాధ్యాయులకు విపరీతమైన అవసరం ఉంది ఎందుకంటే కళాశాలల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది ఇంజనీరింగ్ చదివే విద్యార్థుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది విపరీతమైన అవసరం ఉంది మరియు దేశంలోని అనేక విశ్వవిద్యాలయాలు మరియు కళాశాలలు మద్రాసులోని ఐఐటికి వస్తారు అలాంటి పదవుల కొరకు మా విద్యార్థులను నియమించుకుంటారు కాబట్టి వారు బోధనలో కూడా క్యారియర్ను చూడవచ్చు మరియు వారు ఇక్కడ ప్రోగ్రామ్ చివరిలో నేను అనుకుంటున్నాను అని మీకు తెలుసు వారు ఉండాలి ఈ 2 క్యారియర్ ఎంపికలలో ఒకదానికి వెళ్ళడానికి వారు తమను తాము బాగా సిద్ధం చేసుకోవాలి పరిశోధన మరియు అభివృద్ధిలోఆర్ డి క్యారియర్ లేదా బోధనలో క్యారియర్ ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే కాబట్టి సరే మనకు ఇప్పుడు కొంతమంది విద్యార్థులు ఉన్నారు వీరు బహుశా పరిశీలిస్తున్నారు మెకానికల్ ఇంజనీరింగ్లో ఉన్నత డిగ్రీ కోసం చేరడం మీకు తెలుసు కాబట్టి మీది ఏమిటి మెకానికల్ ఇంజనీరింగ్లో ఉన్నత విద్య కోసం ఆశపడే విద్యార్థికి మీ సలహాలు ఏమిటి ప్రొఫెసర్ బాబు విశ్వనాథ్ అటువంటి విద్యార్థులకు నా సలహాలు ఈ క్రింది విధంగా ఉంటుంది మీరు కలిగి ఉన్న ఎంపికలను పరిశీలించండి చాలా మంది విద్యార్థులు వాస్తవానికి వారు ఉన్నత చదువులు చేయాలనుకుంటున్నారా లేదా వారు ఉద్యోగం కోసం వెళ్లాలనుకుంటున్నారా అనే దాని పై వారికి స్పష్టత ఉండదు ఉద్యోగ అవకాశం వారికి ఉండవచ్చు కాబట్టి నా సలహా మీరు ఈ రెండింటి మధ్య నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటే నేటి ప్రపంచంలో నేను మీకు ఎల్లప్పుడూ చెబుతాను మీరు ఐఐటి మద్రాసులో ఎంఎస్ లేదా పిహెచ్డి కోసం ప్రవేశం పొందగలిగితే మీరు ఖచ్చితంగా దీన్ని తీసుకోవాలి ఎందుకంటే ఇది చాలా సుసంపన్నమైన కార్యక్రమం మీకు బహుశా ప్రపంచంలోని ఉత్తమ ఉపాధ్యాయులు ఉన్నారు మరియు మద్రాసులోని ఐఐటిలోని మా ఇన్స్టిట్యూట్లోని వ్యక్తిగత విభాగాల ర్యాంకింగ్లను మీరు పరిశీలిస్తే QS ర్యాంకింగ్లో వారు ప్రపంచంలోని ఉన్నత 100 విభాగాలలో స్థానం పొందారని మీరు చూస్తారు కాబట్టి ఇది వాస్తవానికి అధ్యయనం చేయడానికి చాలా మంచి ప్రదేశం మరియు మీ అండర్ గ్రాడ్యుయేట్ విద్యలో మీరు ఏ కారణం చేతనైనా నేర్చుకోలేని విషయం ఏమైనా ఉంటే మీరు ఇక్కడ మాస్టర్స్ ప్రోగ్రాంను కొనసాగించడం ద్వారా భర్తీ చేయవచ్చు మరియు మాజీ ప్లేస్మెంట్ సలహాదారుగా మీకు తెలిసినట్లుగా మీ మాస్టర్స్ చివరలో మీకు లభించే ఉపాధి అవకాశాలు ఈ దేశంలో మీకు లభించే ఉత్తమమైనవి అని కూడా నేను చెప్పగలను ఎంచుకోవడానికి ఉత్తమ కంపెనీలు ఇక్కడకు వస్తాయి ఉదాహరణకు టీవీఎస్ మోటార్లు రోబర్ట్ బాష్ జనరల్ ఎలక్ట్రిక్ రోల్స్ రాయిస్ ఎన్విడియా టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ ఈటన్ ఈ కంపెనీలన్నీ వచ్చి ఇక్కడ నుండి మా మాస్టర్స్ ఎంఎస్ విద్యార్థులను నియమించుకుంటాయి కాబట్టి మీరు దేశంలో సాధ్యమైనంత ఉత్తమమైన కంపెనీలను కలిగి ఉంటారు ఇప్పుడు మీరు ఇప్పుడే ఈ నిర్ణయం తీసుకోండి మీరు ఉద్యోగం కోసం వెళ్లాలనుకుంటున్నారా లేదా ఉన్నత చదువుల కోసమా మీరు ఆ నిర్ణయం తీసుకోవాలి మీరు ఇప్పుడు సరైన నిర్ణయం తీసుకోవడానికి మంచి స్థితిలో లేరు ఐఐటి మద్రాస్ నుండి మీరు ఎంఎస్ పూర్తి చేసిన తరువాత మీరు ఆ నిర్ణయం తీసుకోవటానికి చాలా మంచి స్థితిలో ఉంటారు దేశంలోని ఉత్తమ సంస్థలలో ఒకదానిలో చాలా మంచి ఉద్యోగం మీ చేతిలో ఉంది మరియు ఇప్పుడు మీరు నిర్ణయించుకోవచ్చ మీరు దేనితో కొనసాగాలనుకుంటున్నారు లేదా పీహెచ్డీ వంటి ఉన్నత చదువులను కొనసాగించాలనుకుంటున్నారా ఆపై అక్కడి నుండి వెళ్లండి కాబట్టి మద్రాసులోని ఐఐటి నుండి మాస్టర్స్ ప్రోగ్రాం ముగింపులో ఆ నిర్ణయం తీసుకోవటానికి మీరు విద్యాపరంగా మరియు వ్యక్తిగతంగా మరియు వృత్తిపరంగా మంచి మనస్సు కలిగి ఉంటారు కాబట్టి నా సలహా ఏమిటంటే మీకు ఐఐటి మద్రాసులో ఎంఎస్ చేసేందుకు ప్రవేశం ఉంటే రెండుసార్లు కూడా ఆలోచించవద్దు తీసుకోండి ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ చాలా గొప్పగా చెప్పారు ఈ సలహాలతో చాలా ధన్యవాదాలు ప్రొఫెసర్ బాబు విశ్వనాథ్ ధన్యవాదాలు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ మాతో పాలుగొన్నoదుకు ప్రొఫెసర్ బాబు విశ్వనాథ్ ఈ అవకాశాన్ని ఇచ్చినందు ప్రతాప్ ధన్యవాదాలు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ మరియు ఇది విద్యార్థులందరికీ చాలా విలువైనది ప్రొఫెసర్ బాబు విశ్వనాథ్ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ ధన్యవాదాలు ప్రొఫెసర్ బాబు విశ్వనాథ్ ధన్యవాదాలు